సరే మీ శక్తి వ్యవస్థ స్థిరత్వానికి తిరిగి రండి మునుపటి ఉదాహరణలో δ1 500 అని నేను చెబుతున్నప్పుడు ఇది ఒక నాన్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పడం మర్చిపోయాను మరియు ఒకదాన్ని పునరావృతంగా పరిష్కరించుకోవాలి కానీ తరగతి గది ప్రయోజనం కోసం మీరు కొంచెం ప్రయత్నించాలి మీకు ట్రయల్ మరియు ఎర్రర్ పద్ధతి తెలుసు మరియు అందుకే δ1 500 గా ఉంది కాబట్టి నేను మీకు చెప్పడం మర్చిపోయాను అక్కడ నాన్ లీనియర్ సమీకరణం ఉంది ఓకే కాబట్టి తదుపరిది మీ క్లిష్టమైన క్లియరింగ్ కోణం మరియు క్లియరింగ్ మీ క్లియరింగ్ సమయాలు కాబట్టి క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ మరియు క్రిటికల్ క్లియరింగ్ సమయం చెప్పే ముందు మళ్ళీ మన జ్ఞాపకాలను కొంచెం పునరావృతం చేయాలి సమాన ప్రాంత ప్రమాణం కోసం అకస్మాత్తుగా ఇన్పుట్ పవర్ Pi ఉంది అని ఆ సమయంలో మీ 'a' నుంచి 'd' వరకు ఈ విలువ నుంచి మీ విలువకు Pi విలువ పెరుగుతుంది అని నేను మీకు చెప్పాను కాబట్టి Pi ఆ సమయంలో మీ ఇన్పుట్ శక్తి విద్యుత్ శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో రోటర్ వేగవంతం అవుతుంది మరియు అది ఈ మార్గంలో కదులుతుంది Pe Pmax sin δ delta sin Pmax sin δ అవుతుంది చివరకు ఈ సమయంలో రోటర్ అది గతి శక్తిని నిల్వ చేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో అది పాయింట్ 'b' కి వస్తుంది అయితే ఈ సమయంలో ఎసిలరేటింగ్ పవర్ '0' అవుతుంది ఎందుకంటే Pa Pi - Pe కానీ ఈ సమయంలో రోటర్ సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఏమి జరుగుతుంది అది మీరు పిలిచే పాయింట్ 'b' ను దాటిపోతుందని మరియు శక్తి త్వరణం సమయంలో నిల్వ చేయబడిన మీ శక్తి గా ఉంటుంది అదే శక్తి క్షీణించే స్థితిలో విడుదల అవుతుంది మరియు ఇది 'c' వరకు కదులుతుంది ఇది సమకాలిక వేగాన్ని పొందుతుంది మరలా ఈ సమయంలో మీ యాంత్రిక శక్తి ఇన్పుట్ అని మీరు పిలిచే దానికంటే విద్యుత్ శక్తి ఎక్కువ కాబట్టి చివరకు రోటర్ డోలనం చేస్తుంది మీ పాయింట్ 'b' చుట్టూ మీరు పిలిచే దాన్ని డోలనం చేస్తుంది దాని సహజ పౌన పున్యం లో ముందుకు వెనుకకు ఆపై యంత్రానికి దాని స్వంత డాoపింగ్ ఉంది మరియు అది ఈ డోలనాలను తగ్గిస్తుంది చివరకు అది 'b' పాయింట్ 'b' వద్ద స్థిరపడుతుంది ఇది సమాన ప్రాంత ప్రమాణం యొక్క మీ తత్వశాస్త్రం అంటే ఎసిలరేటింగ్ ఎనర్జీ ఏరియా A1 అనేది మనం చూసిన డిసిలరేటింగ్ ఎనర్జీ ఏరియా A2 కి సమానంగా ఉండాలి ఇది మనము అలా అలా చేశాము అని మన జ్ఞాపకాలను పునరావృతం చేయడం కాబట్టి ఇప్పుడు అదే తత్వశాస్త్రం ఉదాహరణకు క్లిష్టమైన క్లియరింగ్ కోణం మరియు క్లిష్టమైన క్లియరింగ్ సమయం వర్తించబడుతుంది కాబట్టి వ్యవస్థలో లోపం సంభవిస్తే δ నిరంతరం గా పెరుగుతుంది మరియు మీ శక్తిని సానుకూల వేగవంతం చేస్తుంది మరియు వ్యవస్థ అస్థిరంగా మారుతుంది δ చాలా పెద్దది గా మారితే ఒక క్లిష్టమైన కోణం ఉంది దానిలో వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే లోపం క్లియర్ చేయబడాలి మరియు సమాన ప్రాంత ప్రమాణం సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఈ కోణాన్ని క్రిటికల్ క్లియరింగ్ కోణం అంటారు అంటే మీకు మీ వద్ద ఒక కోణం ఉంది మీరు సిస్టమ్ యొక్క విలువ లో ఉన్న లోపాన్ని ఆ పరిమితిలోనే క్లియర్ చేస్తే మీ సిస్టమ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు మీరు దీనిని పరిగణించండి అనుకుందాం మనము ఒక మెషిన్ అనంతమైన బస్సు వ్యవస్థను పరిశీలిస్తున్నాము ఇది అనంతమైన బస్సు మరియు జనరేటర్ కు ఇన్పుట్ పవర్ Pi మరియు ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్ మీకు ఇక్కడ మరొక రేడియల్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది ఇప్పుడు బస్సు 'F' వద్ద లోపం ఉందని మీరు అనుకుంటారు కాబట్టి బస్సు 'F' వద్ద లోపం ఉంటే టెర్మినల్ వోల్టేజ్ జనరల్ టెర్మినల్ వోల్టేజ్ వెంటనే '0' అవుతుంది అది '0' అయితే వెంటనే జనరేటర్ ఎటువంటి శక్తిని ఉత్పత్తి చేయదు కాబట్టి ఇది మరొక రేడియల్ ట్రాన్స్మిషన్ లైన్ అని నేను పునరావృతం చేస్తున్నాను మరియు మూడు దశల లోపం ఉంది కాబట్టి ఇక్కడ లోపం ఉన్న వెంటనే వారి టెర్మినల్ వోల్టేజ్ 0 అవుతుంది ఆ లైన్ డిస్కనెక్ట్ అయ్యే వరకు సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్పులు సరిగ్గా వేరుచేయబడిన వెంటనే ఈ లోపం క్లియర్ అయినప్పుడు ఈ లైన్ వేరుచేయబడింది అనుకుందాం కానీ ప్రశ్న ఏమిటంటే మీ లోపం సంభవించి నట్లయితే వెంటనే టెర్మినల్ వోల్టేజ్ '0 అవుతుంది 'అంటే జనరేటర్ ఎటువంటి పవర్ ని ఇవ్వదు కాబట్టి జనరేటర్ ద్వారా పంపిణీ చేయబడిన పవర్ '0' అవుతుంది ఇప్పుడు ఫిగర్ 9 మెకానికల్ ఇన్పుట్ Pi తో పనిచేస్తుందని మీరు అనుకుంటారు ఇది మన యాంత్రిక ఇన్పుట్ పవర్ Pi మరియు ఆ సమయంలో యంత్రం స్థిరమైన స్థితిలో పనిచేస్తున్న ఆపరేటింగ్ పాయింట్ కోణం δ0 అంటే ఆ సమయంలో Pe అనేది Pe Pi Pmax sin δ అవుతుంది మీరు ఆ సమయంలో ఇక్కడ δ 0 ఉంచినట్లయితే Pi Pmax sin 0 అవుతుంది ఇది ఇప్పుడు స్థిరమైన స్థితిలో ఆపరేటింగ్ పాయింట్ ఒకవేళ పాయింట్ F వద్ద మూడు దశల షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే పాయింట్ F వద్ద సర్క్యూట్ కోసం మూడు దశలు జరిగితే అందుకే మీరు ఈ ఫిగర్ 9 ను మన అవగాహన కోసం పరిగణించాలి మొదట ఏదైనా చెప్పే ముందు ఈ ఏరియా A1 ఇది ఏరియా A2 కాబట్టి ఆ సందర్భంలో అది మీ అవుట్గోయింగ్ పవర్ ఇప్పుడు అవుట్గోయింగ్ రేడియల్ లైన్ వద్ద మూడు దశల షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే అంటే ఇది మరొక రేఖ ఇది మరొక రేడియేటర్ రేడియల్ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి టెర్మినల్ వోల్టేజ్ '0' కి వెళుతుంది అంటే ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ 0 అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ లోపం సంభవించింది అందువల్ల జెనరేటర్ యొక్క విద్యుత్ శక్తి ఉత్పత్తి తక్షణమే 0 కి తగ్గుతుంది ఎందుకంటే ఈ వోల్టేజ్ 0 కాబట్టి ఇప్పటికే ఈ జనరేటర్ ఎటువంటి శక్తిని ఇవ్వదు అంటే విద్యుత్ శక్తి 0 మరియు 'a' నుండి సెట్ పాయింట్ 'a' నుండి నేరుగా పాయింట్ 'b' కు వస్తుంది ఎందుకంటే పవర్ 0 కాబట్టి అలా అయితే అంటే మీ Pe కంటే సాధారణంగా Pi ఎక్కువ ఎందుకంటే Pe 0 అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఆ త్వరణం ప్రాంతం A1 కు ఏమి జరుగుతుంది ఇది త్వరణం ప్రాంతం పెరగడం ప్రారంభమవుతుంది కాబట్టి మేము ఇక్కడ త్వరణం ప్రాంతం అని అంటాము ఇక్కడ ఇది పెరగడం ప్రారంభమవుతుంది అదే సమయంలో మీ స్టాట్ పాయింట్ bc వెంట కదులుతుంది కాబట్టి ఇది b నుంచి c వరకు నేను ఈ విధంగా బాణం చేసాను మరియు బాణం పైకి ఉంది కాబట్టి ఇది పాయింట్ b నుండి పాయింట్ c వరకు ప్రారంభమవుతుంది మీ క్లియరింగ్ కోణం ఇదిc సమయం tc వద్ద అని అనుకుందాం మరియు ఈ సమయంలో సర్క్యూట్ బ్రేకర్ తెరవడం ద్వారా లోపం క్లియర్ అవుతుందని అనుకుందాం కాబట్టి ఈ సర్క్యూట్ బ్రేకర్ యొక్క ఈ సర్క్యూట్ బ్రేకర్ ఓపెనింగ్ వద్ద ఈ లోపం క్లియర్ చేయబడింది కాబట్టి ఈ సర్క్యూట్ బ్రేకర్ తెరిచిన వెంటనే ఏమి జరుగుతుంది ఓకే కాబట్టి వెంటనే ఆపరేటింగ్ పాయింట్ b నుండి c వరకు ఈ లైన్ శక్తి ని ప్రసారం చేస్తుంది కాబట్టి లైన్ ఆరోగ్యంగా మారుతుంది కాబట్టి ఆ సమయంలో సమయం tc వద్ద సంబంధిత క్లియరింగ్ సమయం ఇది క్లియరింగ్ కోణం c లైన్ సర్క్యూట్ బ్రేకర్ను తెరవడం ద్వారా లోపం క్లియర్ అవుతుంది tc ని క్లియరింగ్ సమయం అని పిలుస్తారు మరియు c క్లియరింగ్ యాంగిల్ అని అంటారు కాబట్టి c అనేది క్లియరింగ్ కోణం మరియు దానిని క్లియర్ చేసిన సమయాన్ని మీ క్లియరింగ్ సమయం అంటారు ఇప్పుడు లోపం క్లియర్ అయిన తర్వాత వ్యవస్థ మళ్ళీ ఆరోగ్యంగా మారుతుంది మరియు ట్రాన్స్మిట్ పవర్ Pmax Pe కి సమానం అంటే ఇది ఒక సైన్ వక్ర రేఖ ఇది Pe Pmaxsin δ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ c లోపం క్లియర్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ పాయింట్ 'd' కి వెళ్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ పాయింట్ Pa వద్ద ఈ Pa విలువ విద్యుత్ శక్తి విలువ ఆ Pi కంటే ఎక్కువ కాబట్టి ఆ సందర్భంలో రోటర్ క్షీణిస్తుంది అది క్షీణిస్తుంది కాబట్టి సమాన ప్రాంత ప్రమాణానికి ఒకే తత్వంతో పాయింట్ 'e' వరకు ఇది క్షీణిస్తుంది ఎందుకంటే ఏరియా A1 ఏరియా A2 అవుతుంది ఎందుకంటే A2 పాయింట్ 'e' వరకు పెరగడం ప్రారంభమవుతుంది మరియు A1 ఎప్పుడు A2 అవుతుంది కాబట్టి ఏరియా A1 మీ ఏరియా A2 గా మారితే స్థిరత్వం కోసం క్లియరింగ్ కోణం c ఉండాలి ఈ ఏరియా A1 ఏరియా A2 అంటే ఈ ప్రాంతం ఇది నిజంగా దీర్ఘచతురస్రం ఇది వాస్తవానికి దీర్ఘచతురస్రం అవుతుంది కాబట్టి ఇది ఎత్తు Pi మరియు ఈ c 0 తో వ్యత్యాసం కాబట్టి ఈ ప్రాంతం Pi అవుతుంది అంటే ఏరియా A1 అంటే ఏరియా A1 ఏరియా A2 అవుతుంది కాబట్టి ఇది c t0 1 c1తరువాత ఇది Pmax అవుతుంది ఇది పీక్ కర్వ్ మైనస్ ఈ క్షితిజ సమాంతర రేఖPi కాబట్టి Pe Pi అవుతుంది కాబట్టి మీరు దీనిని ఇంటిగ్రేట్ అని పిలిస్తే మీరు దీన్ని ఏకీకృతం చేస్తే చివరికి ఈ విషయం తర్వాత మీకు సంబంధం లభిస్తుంది Pmax Pi అనే సంబంధం లభిస్తుంది సరళీకరణ తరువాత ఇది సమీకరణం 47 ఇప్పుడు δ0 వద్ద Pi అప్పుడు δ0 వద్ద మీరు Pi అని పిలవబడేది Pmax sin 0 కి సమానం అవుతుంది అంటే Pi Pmax sin 0 అని మనం వ్రాయగలము అందువల్ల ఈ సమీకరణంలో మీరు Pi Pmax sin 0 ను ఈ సమీకరణంలో ఉంచండి అంటే సమీకరణం 47 మరియు 48 ఉపయోగించి మీరు ఈ విలువను ఇక్కడ ఉంచండి ఇప్పుడు మీరు cos ccos 1 sin 0 పొందుతారు ఇది సమీకరణం 49 మరియు 1ఎక్కువ అంటే అది 'e' వరకు పెరిగింది మరియు ఈ ఫిగర్ నుండి ప్రతిదీ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది అర్థమయ్యేలా ఉంది అనగా క్లిష్టమైన క్లియరింగ్ సమయాన్ని నిర్ణయించడానికి మనము Pe 0 తో సమీకరణం 20 వ్రాస్తాము కాబట్టి మీరు సమీకరణం 20 ను చూస్తే అది d2dt2 πfH అవుతుంది అది సమీకరణం 20 నేను దానిని చూపించడం లేదు ఇది అర్థమయ్యేలా ఉంది కానీ మీ Pe0 తో ఉన్నప్పుడు ఎందుకంటే మనకు Pe0 ఉంటే మనకు మూడు దశల లోపం ఉంటుంది కాబట్టి d2dt2 ను సమీకరణం 20 లో πfH Pi అని వ్రాయవచ్చు మీరుPe0 ఉంచండి ఇప్పుడు మనముఈ సమీకరణాన్ని రెండుసార్లు ఏకీకృతం చేస్తే మరియు మీరు t 0 వద్ద dδdt 0 ఉన్న వాస్తవాన్ని ఉపయోగించుకుంటే ఈ ఇంటిగ్రేషన్ ను సరిగ్గా చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను దానిని చూపించడం లేదు కానీ మీరు రెండు సార్లు ఇంటిగ్రేషన్ తీసుకుంటే మీ అంతర్ దృష్టి నుంచి అన్ని ప్రారంభ పరిస్థితులను ఉంచండి మరియు మీరు ఈ ఎక్స్ప్రెషన్ కనుగొంటారు కాబట్టి మీరు దీన్ని చేయాలి కాబట్టి నేను δ πfPi2Ht 0 ను పెడుతున్నాను ఇది సమీకరణం 51 ఇప్పుడు t అనేది tc కి సమానం అయితే క్లియరింగ్ సమయం క్లియరింగ్ కోణానికి అనుగుణంగా ఉంటే δc అప్పుడు సమీకరణం 51 మీరు వ్రాయవచ్చు అంటే ఈ సమీకరణంలో మీరుδc మరియు t tc ఉంచండి అప్పుడు మనముtcవిలువ c విలువ tc విలువ ను పొందుతాము అంటే మీరు దీన్ని తయారు చేస్తే ఈ c πfPi2Hతో సమానం అప్పుడు tc2 0 కు సమానం అప్పుడు ఈ సమీకరణం నుండి tc 2HπfPi అవుతుంది ఇది సమీకరణం 52 ఇది క్లియరింగ్ సమయం ఇప్పుడు మనము క్లిష్టమైన క్లియరింగ్ కోణం అయిన మీ c యొక్క గరిష్ట విలువ ఏమిటో తెలుసుకోవాలనుకుందాం కాబట్టి ఈc ని మీ సమీకరణం 49 నుండి పొందవచ్చు అంటే ఇప్పుడే మనము ఈ సమీకరణం 49 నుంచి ఇచ్చాము ఈ సమీకరణం నుండి cos c మీ ఈ సమీకరణానికి సమానం ఈ సమీకరణం నుండిc ను సమీకరణం 49 నుండి పొందవచ్చు ఇప్పుడు ఫాల్ట్ లైన్ యొక్క క్లియరింగ్ ఆలస్యం అయినందున డిలేయిడ్ ఫాల్ట్ల్టీ లైన్ ఆలస్యం అవుతుంది అంటే మనము క్లియరింగ్ సమయాన్ని క్లియర్ చేసే డిలేయిడ్ ఫాల్ట్ల్టీ లైన్ ను ఆలస్యం చేస్తే A1 ఈ A1 ను పెంచుతుంది A1 పెరుగుతుంది మరియు అలాగే 1కూడా ఎందుకంటే ఏరియా A1 ఏరియా A2 ను కనుగొనడానికి మీ 1కూడా పెరుగుతుంది ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఆ వ్యవస్థకు మించిన పరిమితి లో లోపం ఆలస్యం అయినట్లయితే వ్యవస్థ అస్థిరంగా మారుతుంది కాబట్టి ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే A1 A2 అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో 1 mఅవుతుంది అంటే దీని అర్థం మీ 1 ఈ 1 చివరకు 1 విలువ గరిష్టంగా m విలువకు వస్తుంది కాబట్టి 1 ఈ m అవుతుంది అంటే వాస్తవానికి max గరిష్టంగా ఉంటుంది అంటే మీరు ఫాల్ట్ లైన్ క్లియర్ చేయడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఇది మనం పొందగలిగే గరిష్టం అంటే నా m ఇది π అంటే mπ 0 ఇది m అవుతుంది కాబట్టి ఈ విలువ కంటే పెద్ద క్లియరింగ్ కోణం లేదా క్లియరింగ్ సమయం కోసం సిస్టమ్ అస్థిరంగా మారుతుంది ఎందుకంటే మీరు అంతకు మించి పొందలేరు కాబట్టి వ్యవస్థ అస్థిరంగా మారుతుంది అంటే సిస్టమ్ కొరకు క్లియరింగ్ కోణం మరియు క్లియరింగ్ సమయం విలువ గరిష్ట అనుమతించదగిన విలువ ను మించి ఉంటే ఉంటుంది సిస్టమ్ స్థిరంగా ఉంటుంది దానిని క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ మరియు క్రిటికల్ క్లియరింగ్ టైమ్ అంటారు అంటే అది మీరు పొందగలిగే గరిష్టం దీనిని δcritical క్రిటికల్ అని పిలుస్తారు లేదా మీరు క్లిష్టమైన క్లియరింగ్ కోణం అని పిలుస్తారు మరియు సంబంధిత సమయాన్ని మనము tcr మీ క్లిష్టమైన క్లియరింగ్ సమయం అని పిలుస్తాము అందువల్ల క్లియరింగ్ కోణం యొక్క గరిష్ట అనుమతించదగిన విలువ మరియు సిస్టమ్ స్థిరంగా ఉండటానికి సిస్టమ్ యొక్క క్లియరింగ్ సమయం క్రిటికల్ క్లియరింగ్ కోణం లేదా క్లిష్టమైన క్లియరింగ్ సమయం విలువ ఈ వ్యవస్థకు మించిన అస్థిరంగా మారుతుంది కాబట్టి ఈ ఫిగర్ 11 నుండి δm π 0 అవుతుంది ఇది కాబట్టి π 0 అవుతుంది కాబట్టి మీరు ఈ సమీకరణం 49 కు ప్రతిక్షేపణ చేస్తే ఈ సమీకరణంలో మీరు ఈ విధంగా ఉంచితే మీ δm π 0వాస్తవంగా 1 ఎటువంటి గందరగోళం ఉండకూడదు వాస్తవానికి ఇది1 δm మరియు δm మీ π 0 కాబట్టి ఈ సమీకరణంలో మీరు ఇలా ఉంచారు వాస్తవానికి 1 δm మరియు δm ఎందుకంటే 1 గరిష్టంగా 1 δm అవుతుంది ఇది అనుమతించదగిన కోణం అని అర్థం కాబట్టి ఇక్కడ మీకు ఏదైనా ఉంటే ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి 1 δm అవుతుంది మరియు ఈ సమీకరణంలో మీరు 1 δm ఉంచితే మరియు ఇక్కడ కూడా δm π 0 ను ఉంచండి కాబట్టి మీరు ఇక్కడ ఉంచినట్లయితే1 δm π 0 ను ఉంచినట్లయితే అప్పుడు మీరు మొదటcos cr ను పొందుతారు అందుకే మీ అవగాహన కోసం నేను మొదట 1 δm ఇక్కడ ఫిగర్ 11 నుండి δm కు అనుమతించదగిన గరిష్ట కోణం 1 δm అవుతుంది కాబట్టి మీ సమీకరణం 49 cos cr cos m δm -0sin 0 లో మనము 1 δm ను ఉంచుతున్నాము మరియు తరువాత δm π 0 ను ఉంచుతున్నాము ఇప్పుడు మీరు π 0 ను ఉంచండి మీకుcos cr π 20sin 0 cos 0 లభిస్తుంది ఇది సమీకరణం 53 కాబట్టి ఒకవేళ మీకు0 తెలిస్తే cr క్లిష్టమైన క్లియరింగ్ కోణాన్ని లెక్కించగలరా అని మీరే తెలుసుకోవచ్చు కాబట్టి సమీకరణం 52 ను ఉపయోగించి అంటే ఈ సమీకరణం అది tc 2HπfPi ఇక్కడ మీరుtc tcr మరియుc cr కు బదులుగా ను ఉంచండి మీకు క్లిష్టమైన క్లియరింగ్ సమయం లభిస్తుంది కాబట్టి ఈ సమీకరణంలో tc స్థానంలోtcr ఉంచండి మరియు c స్థానంలో మీరుcr ఉంచండి కాబట్టి మీరు అలా చేస్తే మీకు tcr 2HπfPi వస్తుంది ఇది సమీకరణం 54 మరియు cr నుసమీకరణం 53 లో ఇచ్చిన సమీకరణంగా మీకు తెలుసు కాబట్టి ఆ క్లిష్టమైన క్లియరింగ్ సమయాన్ని ఈ విధంగా లెక్కించవచ్చు ఇది మీ ఉజ్జాయింపు విషయం అయితే ఇది సమాన ప్రాంత ప్రమాణాన్ని ఉపయోగించి మంచి ఉదాహరణ ఇప్పుడు తదుపరిది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి తరువాతిది మనకు డబుల్ సర్క్యూట్ లైన్ ఉందని అనుకుందాం ఈసారి చెప్పే ముందు మనకు డబుల్ సర్క్యూట్ లైన్ ఉందని చూడండి కాబట్టి ఇది డబుల్ సర్క్యూట్ లైన్ ఇది సింగిల్ మెషిన్ అనంతమైన బస్సు ఇక్కడ ఇది మనం అధ్యయనం చేయలేని జెనరేటర్ మల్టీ మెషిన్ సిస్టమ్ ఇది చాలా సుదీర్ఘమైన విధానం మరియు మల్టీ మెషిన్ సిస్టమ్ కోసం పునరుక్తి సాంకేతికత కోసం వెళ్ళాలి కాబట్టి మనము అలా చేయము అండర్ గ్రాడ్యుయేట్ కోసం మరియు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అయిన వారి కోసం ఇది మీ ఈ సింగిల్ మెషిన్ అనంతమైన బస్సు వ్యవస్థకు సహాయపడుతుంది కాబట్టి ఏమైనప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి ఇది బస్ 1 బస్ 2 ఇది డబుల్ సర్క్యూట్ లైన్ మరియు బస్సులో లోపం జరిగిందని అనుకుందాం నేను 1 2 మరొక బస్సు 3 అని మార్క్ చేశాను కానీ ఈ విశ్లేషణకు అవసరం లేదు ఈ బస్ 1 నుంచి కొంచెం దూరంలో ఒక లోపం సంభవించింది అని అనుకుందాం ఈ లోపం కొంచెం దూరంలో ఉంది అంటే లోపం సంభవించిన వెంటనే ఇది సంభవిస్తుంది రెసిస్టెన్స్ నిర్లక్ష్యం చేయబడితే మీ సమానమైన ఈ విషయం రియాక్టివ్ ఇంపెడెన్స్ అవుతుంది కాబట్టి రియాక్టెన్స్ ఇది పెరుగుతుంది అయితే ఏమైనప్పటికీ బస్ 1 నుండి కొంత దూరంలో మూడు దశల లోపం సంభవించింది కాబట్టి ఇది మీ ఫిగర్ 12 డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ లో లోపం సంభవించింది ఇప్పుడు ఇది 'F' వద్ద ఫాల్ట్ స్థానాన్ని పరిగణించండి 'F' వద్ద ఇది మూడవ స్థానం అని నేను మీకు చెప్పాను ఇది బస్ 1 నుండి కొంత దూరంలో ఉంది కాబట్టి ఇది మరియు ఈ వైపు సెండింగ్ ఎండ్ ఇది రిసీవింగ్ ఎండ్ వాస్తవానికి మీకు ఇది తెలుసు మరియు ఇది ముగింపును స్వీకరిస్తుంది కాబట్టి ఇన్పుట్ పవర్ Pi ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇన్పుట్ పవర్ Pi చూడండి ఈ క్షితిజ సమాంతర రేఖ స్థిరంగా ఉంటుంది మరియు యంత్రం స్థిరంగా పనిచేస్తుందని మరియు పవర్ యాంగిల్ δ0 తో సిస్టం కు శక్తిని పంపిణీ చేస్తుందని అనుకోండి ఇది δ0 మరియు ఇది మీరు డెలివరీ ని పిలుస్తుంది మరియు ఇది ఫిగర్ 13 లో చూపబడిన చిత్రంలో చూపబడింది అంటే ఈ ఆకుపచ్చ రేఖ వాస్తవానికి దీ 'A' అని పిలుస్తారు కాబట్టి ఇది మీ గ్రాఫ్ 'A' ఇది నేను 'ఎ' అని గుర్తించాను ఇప్పుడు ప్రీ ఫాల్ట్ కండిషన్కు అనుగుణమైన పవర్ యాంగిల్ కర్వ్కు కర్వ్ A ఇవ్వబడింది కాబట్టి ఇది మీ కర్వ్ 'A' ఆకుపచ్చ రంగు ఇప్పుడు పంపే చివర నుండి మీ వద్ద F అనే తప్పు స్థానం ఉన్నట్లుగా పంపే చివర నుండి కొంచెం దూరంలో ఇది పంపే ముగింపులో కొంచెం కాదు పంపే ముగింపు నుండి ఈ తప్పు స్థానానికి దూరంగా ఉంటుంది మధ్య సమానమైన బదిలీ ప్రతిచర్య బస్ బార్ పెంచబడింది అంటే మీ ప్రతిచర్యలో సమానమైన బదిలీపై ఈ ఉదాహరణ తరువాత మనం చూస్తాము ఎందుకంటే ఇది ఈ బస్సు నుండి దూరంగా ఉంటుంది ఓకే కాబట్టి పవర్ శక్తి ఆ సందర్భంలో రియాక్టెన్స్ పెరిగితే ఏమి జరుగుతుంది ప్రతిచర్య పెరుగుదలగా జరుగుతుంది మరియు శక్తి బదిలీ సాధారణ V1V2x sin సమానమని మీకు తెలుసు x పెరిగితే సహజంగా విద్యుత్ బదిలీ తగ్గుతుంది కాబట్టి విద్యుత్ బదిలీ సామర్ధ్యం మరియు పవర్ యాంగిల్ కర్వ్ 'B' వక్రరేఖ ద్వారా చూపించబడతాయి కాబట్టి లోపం వచ్చిన వెంటనే లోపం సమయంలో ఈ గ్రాఫ్ 'B' ఇది వాస్తవానికి తప్పు సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ బదిలీ సామర్థ్యం తగ్గింది కాబట్టి దీని అర్థం మొదట్లో ఇది 'a' పాయింట్ వద్ద పనిచేస్తోంది కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఇది మీరు పిలిచేది గ్రాఫ్ B కి వచ్చింది ఇది వాస్తవానికి ఫాల్ట్ సమయంలో కాబట్టి ప్రీ ఫాల్ట్ సమయం ఫాల్ట్ మరియు పోస్ట్ ఫాల్ట్ సమయం తర్వాత మనము మూడు షరతులను చూస్తాము కాబట్టి దీని అర్థం అది ఇక్కడ పడిపోయిన వెంటనే ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది అది ఈ పాయింట్ b' కి మారుతుంది కానీ అది ఎప్పటికీ 0 గా ఉండదు ఎందుకంటే ఇది డబుల్ సర్క్యూట్ లైన్ మరియు లోపం సబ్స్టేషన్ నుండి దూరంగా ఉంది దాని ట్రాన్స్ఫర్ రియాక్టన్స్ కొంతవరకు పెరుగుతుంది మరియు సహజంగానే ఈ వక్రత నల్లగా ఉంటుంది మరియు ఇది మీ వక్రరేఖ 'B' అవుతుంది ఇది నేను ఇక్కడ వ్రాసిన లోపం సమయంలో ఈ వక్రత లోపం సమయంలో ఉంటుంది కాబట్టి 'a' నుండి పాయింట్ 'b' కి మారుతుంది కాబట్టి ఇది ఇక్కడ నుండి వస్తున్న వెంటనే అంటే ఈ విద్యుత్ శక్తి కంటే ఎక్కువ లోపం సమయంలో మెకానికల్ ఇన్పుట్ శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ పాయింట్ 'b' పాయింట్ 'a' కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏమి జరుగుతుంది ఈ δ1 ఇది ప్రారంభ ఆపరేటింగ్ కోణం కాబట్టి δ ఈ కోణం δ1 నిరంతరం గా పెరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో ఇది మీ మెషీన్ Pi Pe అవుతుంది ఎందుకంటే ఇది ఫాల్ట్ సమయంలో ఉంటుంది కాబట్టి యంత్రం వేగవంతం అవుతుంది కాబట్టి ఇది త్వరణం సమయంలో గతి శక్తిని నిల్వ చేస్తుంది మరియు కొంత సమయం δ δ1 వద్ద తరువాత లోపం స్పష్టంగా ఉంటుంది మరియు లైన్ వేరు చేయబడుతుంది అంటే ఈ లోపం స్పష్టంగా ఉంది మరియు ఈ లైన్ వేరుచేయబడింది కాబట్టి ఇది సింగిల్ లైన్ అయిన వెంటనే అది వేరు చేయబడితే ఈ విద్యుత్ బదిలీ సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది మీ గ్రాఫ్ 'c' నీలం లోనిది ఇది మీ లోపం తర్వాత లేదా పోస్ట్ లోపం ఓకే అంటే మీ ప్రారంభంలో ఇది 'a' వద్ద ఉంది ఇప్పుడు లోపం ఉంది ఇప్పుడు లోపం సంభవించింది ఈ లోపం సమయంలో విద్యుత్ బదిలీ సామర్థ్యం తగ్గింది కాబట్టి ఈ గ్రాఫ్ నలుపు లోనిది అంటే పాయింట్ 'a' నుంచి 'b' కి వచ్చింది ఇప్పుడు మీ ఈ యాంత్రిక శక్తి కంటే Pi గొప్పది ఈ Pi ఇది మీ విద్యుత్ శక్తి కంటే మీ ఇన్పుట్ శక్తి కంటే ఎక్కువ కాబట్టి రోటర్ వేగవంతం అవుతుంది కాబట్టి ఇది గతి శక్తిని నిల్వ చేస్తుంది మరియు δ ను కూడా ఇది కోణం δ ఇది δ1 ఇది నిరంతరం పెరుగుతుంది కాబట్టి ఏదో ఒక సమయంలో లోపం క్లియర్ చేయబడిందని అర్థం ఈ లోపం క్లియర్ చేయబడింది మరియు లైన్ వేరు చేయబడింది ఈ లైన్ వేరు చేయబడుతుంది ఇది అక్కడ లేదు అది పోస్ట్ ఫాల్ట్ కండిషన్ లేదు లేదా ఫాల్ట్ కండిషన్ తర్వాత లేదు 1 నుండి 2 వరకు మాత్రమే ఈ లైన్ ఉంది ఇది లేదు కాబట్టి ఆ సందర్భంలో ఈ ఫిగర్ సింగిల్ లైన్ గ్రాఫ్ చేయండి కాబట్టి మీ ఈ పవర్ గ్రాఫ్ లోపం తర్వాత ఉన్న గ్రాఫ్ సి అవుతుంది మరియు ఈ δ పాయింట్ 'b' నుండి 'c' వరకు δ1 ఈ గ్రాఫ్ లో పెరుగుతుంది ఇది 'b' నుండి 'c' వరకు కదులుతోంది కానీ δ1 వద్ద లోపం క్లియర్ అవుతుంది కాబట్టి అది వెంటనే ఆ దశకు చేరుకుంటుంది లోపం మరియు ఈ వక్రత తరువాత ఈ సైన్ వక్రత వస్తుంది మరియు ఇది రోటర్ త్వరణం కారణంగా మీ నిల్వ చేసిన గతి శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ తరువాత ఏమి జరుగుతుందో అదే సమాన తత్వశాస్త్రం సమాన ప్రాంత ప్రమాణంగా క్షీణిస్తుంది కాబట్టి చివరకు ఇది పాయింట్ 'F' వద్ద ఈ దశకు చేరుకుంటుంది ఇక్కడ మీ ఎసిలరేటింగ్ ఎనర్జీ A1 డిసిలరేటింగ్ ఎనర్జీ A2 కు సమానం తర్వాత అది Pi పై కంటే ఎక్కువగా ఉంటే ఈ విద్యుత్ శక్తి నీలిరంగు గ్రాఫ్లో పాయింట్ 'a' వద్ద ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా రోటర్ ఈ సమయంలో మీ పాయింట్ కు ముందుకు వెనుకకు డోలనం చేస్తుంది ఈ పాయింట్ 'e' ఇక్కడ చుట్టూ ఉంటే అది డోలనం చెందదు మరియు మీరు ముందుకు వెనుకకు ఉన్నారు చివరకు ఈ నీలిరంగు రేఖ వద్ద ఈ ఖండన నేను దానిని Pi గా చేసాను మరియు ఇది నీలిరంగు రేఖ ఇది ఎక్కడైనా వచ్చినా ఇది మీ స్థిరమైన స్థితి అవుతుంది నేను ఇక్కడ చుక్క లేదా ఏదైనా దానితో గుర్తించలేదు కానీ ఇది చివరి స్థిరమైన స్థితి మీ ఆపరేటింగ్ పాయింట్ వద్ద ఉంటుంది ఇక్కడ మీకు ఏదైనా కావాలంటే ఈ పాయింట్ వద్ద ఎందుకంటే రోటర్ ముందుకు వెనుకకు డోలనం చేస్తుంది మరియు చివరకు ఈ సమయంలో అది స్థిరపడుతుంది ఎందుకంటే పవర్ Pi ఇన్పుట్ పవర్ Pi కాబట్టి ఎక్కడో నీలం గ్రాఫ్లో ఆకుపచ్చ కాదు డోలనం చేసిన తర్వాత పరిష్కరించబడుతుంది మరియు రోటర్ వాస్తవానికి దాని సహజ పౌనఃపున్యం లో డోలనం చేస్తుంది మరియు తరువాత యంత్రం డాoపింగ్ కలిగి ఉంటుంది కాబట్టి తన సొంత కారణంగా ఇది ఈ డాoపింగ్ ప్రభావం వలన ఇది మీ రోటర్ డోలనాన్ని తగ్గిస్తుంది కాబట్టి చివరకు ఇది ఇక్కడ స్థిరపడుతుంది తరువాత నేను ఈ కోణాన్నిm1 ద్వారా గుర్తించిన సమయంలో ఒక ఉదాహరణ తీసుకుంటాను కాబట్టి డబుల్ సర్క్యూట్ కోసం మీ ట్రాన్స్మిషన్ లైన్ సింగిల్ మెషిన్ అనంతమైన బస్సు కేసు మీ ఏరియా 1 ఏరియా 2 కు సమానంగా ఉండాలి మరియు ఈ తత్వశాస్త్రం ఇక్కడ సమాన ప్రాంత ప్రమాణం వలె ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఈ నలుపులో మీ ఆకుపచ్చ రంగులో చూపించాను తప్పుకు ముందు నలుపు ఒకటి తప్పు సమయంలో మరియు ఇది తప్పు తర్వాత కాబట్టి ఇది ఉండదని ఆశిస్తున్నాము ఇక్కడ తత్వశాస్త్రంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సమాన ప్రాంత ప్రమాణంగా ఉంటుంది కాబట్టి రెస్ట్ వద్ద నేను చెప్పినదానిని ప్రతిదీ ఇక్కడే తీసుకోండి కాబట్టి ప్రీ ఫాల్ట్ కండిషన్కు అనుగుణమైన పవర్ యాంగిల్ కర్వ్ A చే ఇవ్వబడుతుంది అప్పుడు లోపం కనిపించే ప్రదేశం మరియు సెండింగ్ ఎండ్ నుండి 'F' దూరంగా ఉన్నప్పుడు బదిలీ రియాక్టన్స్ పెరుగుతుందని నేను మీకు చెప్పాను కనుక ఇది కర్వ్ B ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది కర్వ్ B ఇది లోపం సమయంలో మరియు లోపం క్లియర్ అయినప్పుడు అంటే సింగిల్ లైన్ పనిచేస్తున్నప్పుడు ఇది వేరు చేయబడింది ఈ లైన్ మాత్రమే ఉంది కాబట్టి ఆ సందర్భంలో మీ ఈ నీలం కర్వ్ మీ పవర్ యాంగిల్ కర్వ్ కాబట్టి ఈ విషయాలన్నీ నేను చెప్పిన దాన్ని ఇక్కడ వ్రాశాను కాబట్టి మీరు ఎప్పుడు చదువుతారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు దానిని పాజ్ చేసి నేను చెప్పినదంతా చదవండి కాబట్టి దీని అర్థం ఈ రెండు ఏరియా అంటే A1 A2 అయితే ఈ రెండు ప్రాంతాలు సమానంగా ఉంటే అప్పుడు మీ ఈ విషయం మరియు మీ క్లియరింగ్ కోణం మరియు ప్రతిదీ మనము కనుగొంటాము కాబట్టి నేను చెప్పినదంతా ఇక్కడ రాశాను ఈ పేరా మొత్తాన్ని చూడండి Pi కంటే Pe ఇంకా ఎక్కువగా ఉన్నందున రోటర్ క్షీణిస్తూనే ఉంది మరియు e గుండా వెళుతున్న పవర్ యాంగిల్ కర్వ్ వెంట మార్గం తిరిగి పొందబడింది ఇది e గుండా వెళ్తున్న దారిలో తిరిగి పొందబడినది అని నేను మీకు చెప్పాను ఈ పాయింట్ 'e' ద్వారా ఇక్కడ ఓకే కాబట్టి రోటర్ కోణం దాని సహజ పౌనఃపున్యం చుట్టూ ముందుకు వెనుకకు డోలనం చేస్తుంది కాబట్టి ఇది దాని సహజ పౌనఃపున్యం లో 'e' చుట్టూ డోలనం చేస్తుంది చివరకు యంత్రంలో సమర్పించబడిన డాoపింగ్ వలన ఈ డోలనం తగ్గుతుంది మరియు Pi మరియు వక్రరేఖ 'C' కూడలి వద్ద కొత్త స్థిరమైన స్థితి ఆపరేషన్ ఏర్పాటు చేయబడుతుంది నేను మీకు చెప్పాను మరియు ఈ Pi యొక్క కూడలి నీలం ఒకటి మరియు ఈ నీలిరంగు వక్రత ఇక్కడ మీరు ఇక్కడే స్థిరమైన స్టేట్ ఆపరేటింగ్ పాయింట్ అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ఈ రకమైన సమస్య కోసం మీ క్లియరింగ్ గరిష్ట క్లిష్టమైనది ఏమిటంటే మీ క్లిష్టమైన క్లియరింగ్ కోణం δcr ఏదైనా δ1 ను పెంచినప్పుడు క్లిష్టమైన క్లియరింగ్ కోణం చేరుకుంటుంది అంటే δ1 ఇది δ1 ఇది పెరుగుతోంది ఓకే ఓకే గరిష్టంగా δ1 పెరుగుతుంది అంటే ఏరియా A2 అంటే క్షీణించే శక్తిని సూచించే ఈ ప్రాంతం A2 త్వరణం శక్తిని సూచించే ప్రాంతం కంటే తక్కువగా మారుతుంది అంటే ఈ వక్రంలో ఈ δ1 ఉంటే మీరు δ1 పెరిగితే మీరు చూస్తే ఈ ప్రాంతం A1 పెరుగుతుంది కాబట్టి A2 తగ్గుతుంది డిసిలరేటింగ్ ఎనర్జీ తగ్గుతుంది మరియు ఇది పెరుగుతుంది చివరగా ఇది A2 A1 అయిన చోటికి వెళ్తుంది కాబట్టి ఇదే గ్రాఫ్ ఇదే నలుపు ఇది నీలం ఒకటి మరియు ఇది ఆకుపచ్చ రంగు కాబట్టి 'A' గ్రాఫ్ లోపంకు ముందే ఉంది ఇది లోపంకు ముందు మరియు లోపం తర్వాత ఇది స్పష్టంగా ఉంది మరియు ఇది పోస్ట్ ఫాల్ట్ ఓకే కాబట్టి ఇది మీ లోపం సమయంలో మరియు ఇది పోస్ట్ లోపం కాబట్టి ఈ సందర్భంలో మనం గరిష్టంగా δcr వరకు వెళ్ళామని అనుకుందాం కాబట్టి ఈ సమయంలో శక్తి A1 ను వేగవంతం చేస్తుంది ఇదిA2 మరియు ఇది δm δmax నేను ఇక్కడ అదే విషయం వ్రాసాను మరియుδmax ఉంటుంది π మీ ఈ గ్రాఫ్ కోసం ఇది 'f' మరియు 'a' కాబట్టి π - δ0 క్షమించండి ఇది నీలిరంగు గ్రాఫ్ π - మీ m1 ఎందుకంటే ఇక్కడ ఇది పాయింట్ ఓకే ఇది వాస్తవానికి స్థిరమైన స్టేట్ ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ నేను చూపించలేదు ఇది నీలిరంగు రేఖ క్షితిజ సమాంతర రేఖ మరియు వాస్తవానికి ఇది A1 A2 ఉండాలి మరియు ఇది గరిష్ట క్లియరింగ్ కోణం ధన్యవాదాలు మేము తిరిగి వస్తాము